కాబట్టి మనము ఎలా వెళ్ళబోతున్నాము అన్నది ఈ మాడ్యుల్ యొక్క ఆకృతి మనము వెబ్ ఆఫ్ సైన్స్ మరియు స్కోపస్ వంటి దత్తంశ మూలముల నుండి సైటేషన్ జాబితాను ఎలా పొందవచ్చో చూశాము సైన్స్ డైరెక్ట్ మరియు స్ప్రింగర్ లింక్ ల నుండి మనము ఆన్లైన్లో పూర్తి పత్రాలను ఎలా కనుగొనవచ్చో అనేక లింక్లను కూడా చూశాము ఇక్కడ రీసెర్చ్ గేట్ మరియు academia edu వంటి సహచర సముహముల నుండి వివిధ విశ్వ విద్యాలయాలు మరియు గ్రంధాలయాలలో అందుబాటులో కథనాలను పొందటానికి మరికొన్ని లింక్ లను ఇచ్చాము కాబట్టి మనము ఆన్లైన్ మరియు హార్డ్ కాపీ రెండింటి రూపములోనూ మన పరిశోధనా ప్రాంతానికి సంబంధించిన పూర్తి పాఠాలను సేకరిస్తాము మరియు మనము సూచనల జాబితాను కూడా సేకరిస్తాము ఈ రెండింటినీ అనుసంధానం చేయటం చాలా ముఖ్యం తద్వారా మన పరిశోధనా ప్రాంతానికి ఏ ఏ కథనాలు అవసరమవుతాయో మనకు తెలుస్తుంది దీన్ని పూర్తి చేయడానికి "రిఫరెన్స్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్" చాలా బాగా ఉపయోగపడుతుంది జాబ్ రెఫ్ చాలా ఉపయోగకరమైన రిఫరెన్స్ మేనేజర్ సాఫ్ట్వేర్ జాబ్ రెఫ్ యొక్క స్థానిక బిబ్ టెక్ ఆకృతి ని ఉపయోగిస్తుంది మరియు మీ వద్ద ఏదైనా సమాచారము ఉంటే దానిని బిబ్ టెక్ సూచనల జాబితా ఆకృతిలో ఉంచండి అప్పుడు మీరు వాటిని నేరుగా ఉపయోగించవచ్చు లేటెక్ లో తద్వారా మీరు వ్రాస్తున్న వ్యాసానికి లేదా పరిశోధనా గ్రంధానికి అనులేఖనాలను జోడించవచ్చు మరియు మీరు మీ వ్యాసం లేదా పరిశోధనా గ్రంధం రాయడానికి మైక్రోసాఫ్ట్ వర్డ్ ను ఉపయోగించాలనుకుంటే సాహిత్య శోధన సమాచారాన్ని బిబ్టెక్స్ నుండి ఎక్స్ ఎం ఎల్ గా మార్చడానికి జాబ్ రిఫ్ ని మీరు ఉపయోగించవచ్చు ఆపై మైక్రోసాఫ్ట్ ఆఫీసులో ఎక్స్ ఎం ఎల్ నిర్మాణము ను గ్రంథ పట్టిక మూలంగా ఉపయోగించి గ్రంథ సూచనల జాబితాను తయారు చేసుకోండి రిఫరెన్స్ మేనేజ్మెంట్ యొక్క అతి ముఖ్యమైన కారణం ఈ సారాంశం నుండి స్పష్టంగా మీకు తెలుస్తుంది మీరు ఒక పత్రిక కు వ్రాయబోయే వ్యాసం లేదా మీరు చేసిన మీ పరిశోధన డిగ్రీ చివరిలో వ్రాయవలసిన పరిశోధనా గ్రంధము మొదలైన వాటిలో గణాంకాలు పట్టికలు సూచనలు వివిధ విభాగాలు ఉంటాయి మీరు వ్రాయబోయే పత్రం యొక్క పరిమాణాన్ని బట్టి వాటిలో సూచనలు మరియు వాటి యొక్క పరిమాణం మారుతూ ఉంటాయి కాబట్టి ఒక వ్యాసంలో 10 నుండి 30 సూచనలు చేయవచ్చు అదే పరిశోధనా గ్రంధము అయితే సుమారు 100 లేదా అంతకంటే ఎక్కువ సూచనలు కూడా చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ సూచనలు వ్రాసేటప్పుడు మనము తప్పులు లేదా లోపాలు చేయటం సహజం మానవీయంగా నమోదు చేయడం కారణంగా ఏదైనా టైపోగ్రాఫికల్ లోపాలు జరుగుతాయి మరియు ముఖ్యం పత్రంలో ఉదహరించబడిన ప్రతి ప్రచురణ కూడా పత్రం చివరిలో జాబితాలో చేర్చబడేటట్టు చేయటం చాలా ముఖ్యం విశ్వవిద్యాలయం లేదా మీరు మీ వ్యాసాన్ని సమర్పించబోయే పత్రిక సిఫారసు చేసిన శైలి ప్రకారం ప్రామాణిక ఆకృతిని ప్రస్తావించే విధముగా మీరు మీ వ్యాసాన్ని లేదా పరిశోధనా గ్రంధాన్ని తయారుచేసి సమర్పించాలి ఈ క్రమములో ఈ సూచనలను ఒక క్రమపద్ధతి లో అమర్చడం చాలా ముఖ్యము మీ వ్యాసం రాయడానికి మీరు ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ దానిని మీరు స్వయంచాలకంగా చేసే విధముగా చేసుకోవచ్చు ఈ కోణంలో లేటెక్ మరియు మైక్రోసాఫ్ట్ వర్డ్ ఈ విషయాలకు చాలా బాగా ఉపయోగపడతాయి మనము సూచనలను నిర్వహించే విధానం గణాంకాలు మరియు పట్టికలు రెండింటికీ వర్తిస్తుంది కాకపోతే మనము ఇక్కడ వాటిని చూడటం లేదు కాబట్టి మీరు కొన్ని మృదువైన నైపుణ్యాలను నేర్చుకోవాలి తద్వారా స్వయంచాలకంగా పనిచేసే రిఫరెన్సింగ్ ని ఉపయోగించి చాలా చక్కగా మీరు పత్రాలను రాయటం కొనసాగించవచ్చు మీరు లేటెక్ ని ఉపయోగించబోతున్నట్లయితే అప్పుడు మీరు బిబ్ టెక్స్ గురించి తెలుసుకోవాలి మరియు మీరు MS వర్డ్ ను ఉపయోగించబోతున్నట్లయితే మీరు గ్రంథ పట్టిక అనులేఖనాలను ఎలా ఉపయోగించాలో లేదా ఎండ్ నోట్ ను ఎలా నమోదు చేయాలో తెలుసుకోవాలి లేటెక్ ఉపయోగించి గ్రంథ పట్టిక అనులేఖనాలను చొప్పించటం చాలా సరళం ఆ సారాంశం ఇక్కడ ఇవ్వబడింది మీరు మీ సూచనల సమాచారాన్ని కలిగి ఉన్న బిబ్ ఫైల్ను మీ ఫోల్డర్లోనే ఉంచాలి టెక్స్ ఫైల్ మరియు బిబ్ ఫైల్ నందు ప్రతి నమోదుకి ఒక ప్రత్యేకమైన బిబ్టెక్స్ ఫీల్డ్ను కలిగి ఉందని నిర్ధారించుకోండి మీరు గ్రంథ పట్టికను కలిగి ఉన్న ఫైల్ పేరును సూచించడానికి బిబిలోగ్రఫి అనే ఆదేశమును ఉపయోగించవచ్చు ప్రస్తావనలు మరియు మీరు ఒక శైలిని ఎంచుకోవడానికి బిబిలోగ్రఫి శైలిని ఆదేశమును ని ఉపయోగించవచ్చు ఒక శైలిని ప్రస్తావించటానికి ఆల్ఫా సంఖ్యా సంఖ్యల వారీగా లేదా పేరు ప్లస్మరియు సంవత్సరం మొదలైనవాటిని మీరు ఉదహరించవచ్చు సైట్ ఆదేశమును ఉపయోగించి సూచనలు ఇవ్వవచ్చు మరియు మీరు ఆ ఆదేశమును ఉపయోగించి పత్రము లో సూచనలను ఏ సమయంలోనైనా ఉంచవచ్చు సూచనలు అందుబాటులో ఉంచటానికి మీరు చాలాసార్లు కంపైల్ చేయాల్సి ఉంటుంది కంపైల్ చేస్తున్నప్పుడు మీరు లేటెక్ ఉపయోగించి కంపైల్ చేయడం ప్రారంభిస్తారు ఆపై బిబ్ టెక్స్ మరియు మళ్ళీ లేటెక్ కొన్ని సార్లు తద్వారా గ్రంథ సూచనలు అన్నీ మీరు ఇచ్చిన క్రమంలో అమర్చబడ్డాయి మరియు ఇక్కడ బిబ్ టెక్స్ మరియు లేటెక్స్లో దీన్ని ఎలా చేయాలో క్లుప్త ప్రతిపాదిస్తాను చూడండి వర్డ్లో గ్రంథ పట్టిక మూలాలను ఉపయోగించడం కూడా చాలా సరళంగా ఉంటుంది అయితే దీనికి మీ గ్రంథ పట్టిక యొక్క సమాచారము ఎక్స్ ఎల్ ఆకృతిలో మీకు అందుబాటులో ఉండాలి బిబ్ ఆకృతి నుండి ఎక్స్ ఎల్ ఆకృతిలో మార్చడానికి జాబ్ రెఫ్ ని మీరు ఉపయోగించవచ్చు మైక్రోసాఫ్ట్ వర్డ్ మెనులో రిఫరెన్సెస్ మరియు మేనేజ్ సోర్సెస్ ఉపయోగించి మీరు సోర్స్ మేనేజర్ డైలాగ్ను తెరవవచ్చు మరియు ఎక్స్ ఎల్ ఫైల్ను ఎంచుకోవడానికి బ్రౌజ్ బటన్ను ఉపయోగించండి ప్రస్తుత జాబితాలో ఎడమ వైపు పేన్ లో గల సూచనలను ఎంచుకోండి మరియు కాపీ బటన్ను నొక్కడం ద్వారా కుడి వైపు గల పేన్ లోకి కాపీ చేయండి ఆపై మీరు ఆ డైలాగ్ ను మూసివేయవచ్చు మీరు ఇప్పుడు ఏ ప్రదేశంలోనైనా ఈ సూచనలను ఉదహరించవచ్చు ఆపై సూచనను ఎంచుకోవడం ద్వారా మీ వ్యాసం మీరు సూచనలు మీరు ఉదహరించాలనుకున్న చోట క్లిక్ చేసి చొప్పించ వచ్చు వ్యాసము దిగువన సూచనలు గ్రంథ పట్టిక సూచనలను ఉదహరించిన సూచనల జాబితాను చొప్పించండి మీరు ఒక వ్యాసం రాయడం పూర్తయిన తర్వాత సోర్స్ మ్యానేజ్ డైలాగ్ ను తెరవడం మర్చిపోవద్దు మరియు ఉపయోగించని సూచనలను ప్రస్తుత జాబితా నుండి తొలగించండి వాటిని తొలగించడం ద్వారా జాబితా పూర్తి చేయండి ఆ సూచనల జాబితాను నవీకరించండి ఆపై మీరు పూర్తి చేసారు మనము ఇప్పుడు గ్రంథ పట్టిక మూలాలను మైక్రోసాఫ్ట్ వర్డ్ నందు ఎలా ఉపయోగించాలో సంక్షిప్త ప్రదర్శనను చూద్దాము మైక్రోసాఫ్ట్ వర్డ్లో మాన్యువల్ ఎండ్నోట్ ఎంట్రీలను ఉపయోగించడం చాలా సులువు మీ వద్ద వ్యాసంలోని ఏదైనా స్థానంలో రిఫరెన్స్ మెను ఐటెమ్ను ఉపయోగించి ఎండ్నోట్ సూచనలను చొప్పించండి వ్యాసం చివర సూచన వివరాలు మానవీయంగా రిఫరెన్స్ నుండి కాపీ చేసి పేస్ట్ చేయవచ్చు కొన్ని ఇతర మూలముల నుండి వివరాలు జాబ్ రెఫ్ నుండి కూడా చేయవచ్చు రిఫరెన్సెస్ మరియు క్రాస్ రిఫరెన్సెస్ ను మీ వ్యాసంలోని తరువాతి సమయంలో అదే పత్రాన్ని మళ్ళీ సూచించడానికి ఉపయోగించుకోవచ్చు వరుసక్రమ ఆకృతిని రోమన్ నుండి అరబిక్కు మార్చడానికి ఫుట్ నోట్ మరియు ఎండ్ నోట్ డైలాగ్ ని ఉపయోగించండి మెను లో వ్యూ డ్రాఫ్ట్ రిఫరెన్సెస్ షో నోట్స్ లో దిగువ ఉన్న డ్రాప్ డౌన్ మెను నుండి ఎండ్ నోట్ సెపరేటర్ను ఎంచుకుని దాన్ని తొలగించండి మీరు మీ పత్రములో గల సూచనల జాబితా నుండి ఆ పంక్తిని వేరు చేయకూడదనుకుంటే హోం మెనూ లోకి వెళ్లి స్టైల్స్ పై నొక్కి స్టైల్ డైలాగ్ ని తెరవండి స్టైల్ ఇన్స్పెక్టర్ బటన్ పై నొక్కండి మరియు ఎండ్ నోట్ రిఫరెన్స్ కోసం ఉపయోగించిన శైలిని గుర్తించండి మరియు అప్పుడు అదే డైలాగ్లో మీరు మోడిఫై లింక్ ని ఎండ్నోట్ రిఫరెన్స్ లో మీ ఫాంట్ రూపాన్ని సవరించటానికి ఉపయోగించవచ్చు మరియు మీ పత్రం యొక్క చివరిలో మీరు మీ పత్రంలో ఉపయోగించబోయే క్రమంలో ఎండ్ నోట్ జాబితా చేయడానికి ఇది అవసరం